ఈ ప్రత్యేక ఉపన్యాసానికి స్వాగతం ఈ ఉపన్యాసము చాలా ముఖ్యమైనది ఎందుకంటే మనము మాస్ఫెట్ నిర్మాణము ఎలా చేయాలి అని చర్చ చేయబోతున్నాము గత కొన్ని తరగతుల నుండి నేను మీకు చెప్తున్నాను ఏమంటే మనము ఒక ప్రక్రియని నేర్చుకుంటున్నాము అని మరియు నేను ఒక ఉపన్యాసము లో మీకు మాస్ ఫెట్ ని నిర్మించడం చూపిస్తాను అన్నాను మాస్ ఫెట్ అంటే మరి ఏమిటో కాదు మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్స్ అందువలనఒకవేళ నేను ఒక మాస్ ఫెట్ని నిర్మించాలి అనుకుంటే ఏ ప్రక్రియని అనుసరించాలి ఆ ప్రత్యేక స్థితిలో మనము ఆక్సిడేషన్ థర్మల్ ఎవాపరేషన్ లితోగ్రఫీ అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి అప్పుడు మాత్రమే నాకు మాస్ ఫెట్ నిర్మాణము ఎలా చేయాలి అనేది అర్థమవుతుంది మనము అప్పుడే నిర్మాణ దశలు ఏమిటి అని చూశాం ఇప్పుడు ఈ దశలను ఉపయోగించి మనము మాస్ ఫెట్ నిర్మాణం ఎలా చేయొచ్చు అది ఈ రోజు తరగతి మరియు తరువాత మనము వివిధ రకాల మాస్ ఫెట్ లని అంటే ఎన్హాన్స్ మెంట్ మాస్ ఫెట్ డిప్లీషన్ మాస్ ఫేట్ పి ఛానల్ మాస్ ఫెట్ పి ఛానల్ ఎన్ హాన్స్ మెంట్ మాస్ ఫెట్ అలాగే పి ఛానల్ డిప్లీషన్ మాస్ ఫెట్మరియు మనం కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ అదే మన సిమాస్ గురించి చాలా చిన్న వర్ణన లేదా వివరణ చూద్దాం ఇది ఈ కోర్సు లో అతిముఖ్యమైన భాగం లేదా అంశం మనము ప్రస్తుత కాలానికి సంబంధించి మాస్ఫెట్ ఉపయోగాలు చూద్దాము అందువల్ల నేను ఈ ప్రత్యేకమైన ఉపన్యాసాన్ని కొన్ని మాడ్యూల్స్ గా విభజిస్తాను అందుచేత మనము మాస్ ఫెట్ గురించి అర్థం చేసుకోవటంలో ఎక్కడ ఏమి వదిలి పెట్టం మరియు అసలు మాస్ ఫెట్ నిర్మాణము ఏమిటి వాటిని వేరు వేరు ఉపయోగాలకు ఎలా ఉపయోగించాలి అని అర్థం చేసుకుంటాం తెరమీద మీరు మొదటి స్లైడ్ ని చూడొచ్చు దానిమీద ఉన్నది మీ తరగతి సంఖ్య 8 అదే మాస్ ఫెట్స్ అందుచేత మాస్ ఫెట్ అర్థం చేసుకోవాలంటే నేనేం చెప్పాను మనం ప్రక్రియ అర్థంచేసుకోవాలి ధర్మల్ ఆక్సిడేషన్ thermaloxidation డిపాజిషన్ మరియు ఫోటోలితోగ్రఫీ గురించి తెలుసుకోవాలి ఇప్పుడు ఈ మూడు విషయాలు మనం తెలుసుకోవాలి మరియు ఇంకొక దశ డిఫ్యూషన్ లేదా ఐయాన్ ఇంప్లాంటేషన్ అందుచేత మాస్ ఫెట్ నిర్మాణం అర్థం కావాలంటే మీకు ఈ నాలుగు దశలు తెలిసి ఉండాలి ఇప్పుడు ఆక్సిడేషన్ మనం అప్పుడే రెండు రకాల ఆక్సిడేషన్ చూశాం ఒకటి ధర్మల్ ఇంకొకటి ప్లాస్మా ఎన్ హాన్సడ్ కెమికల్ వేపర్ డిపాజిషన్ ఆక్సిడేషన్ ఉపయోగించుట ద్వారా మనం సిలికాన్ డయాక్సైడ్ డిపాజిషన్ నీ పెంచవచ్చు ఫిజికల్ వేఫర్ డిపాజిషన్ లో మనం మూడు రకాలు చూశాము ఒకటి థర్మల్ ఏవోప రేషన్ రెండవది e భీమ్ ఏవోప రేషన్ మరియు మూడవది స్ఫుటరింగ్ మరియు సి వి డి లో రెండు రకాలు పిఈసివిడి మరియు ఎల్ పి సివిడి LPCVD తరువాత మనం ఫోటోలితోగ్రఫీ మరియు దాని ప్రక్రియ చూశాం కానీ మనం వివరాల్లోకి వెళ్ళటం లేదు కానీ డిఫ్యూషన్ జరుగుతుందా లేదా అని మాత్రం అర్థం చేసుకుందాం అక్కడ డిఫ్యూషన్ లో రెండు ప్రక్రియలు ఉన్నాయి ఒకటి ప్రీ డిపోజిషన్ ఇంకొకటి డ్రైవ్ అని పిలవబడుతుంది అన్నింట్లో ప్రీ డిపోజిషన్ మరియు డ్రైవ్ ఇన్ ఐయాన్ ఇంప్లాంటేషన్ వేరే ఒక ప్రక్రియ ఏదైతే డిఫ్యూషన్ బదులుగా చాలా ఉపయోగించబడుతుంది ఎందుకంటే మనము ఇంప్యూరిటీస్ లని ఐ యాన్ ఇన్ ప్లాంటేషన్పద్ధతి ఉపయోగించి ఎక్కువ ఖచ్చితత్వం తో డోపు చేయవచ్చు ఇప్పుడు ఒకసారి మీకు ఇది తెలిస్తే మనం త్వరగా లితోగ్రఫీ విభాగం చూద్దాం నిన్న మనము ముందర ఉపన్యాసం గురించి ఏమి చూశాము అంటే ఏమంటే ఒకవేళ నేను లితోగ్రఫీ lithographyఉపయోగిస్తే నాకు ఫోటోరెసిస్ట్ ప్యాటర్న్ ఎలా పరీక్షించాలి అర్థమవుతుంది ఫోటోరెసిస్ట్ వలన ఏర్పడిన ప్యాటర్న్ఎలా పరీక్షించాలి ఏ ఫొటోలితోగ్రాఫీసరిగ్గాఉపయోగించాలి ఇప్పుడు ఒకవేళ ఒక మెటల్ ఉంటే మనము ప్రక్రియను ఎలా చేయగలం అంటే మనం మెటల్ ఎలా ప్యాటర్న్ చేయగలము ఇది మరల చాలా ముఖ్యమైన విధానము ఎందువలన అంటే రాబోయే స్లైడ్లో నేను మీకు మాస్ ఫెట్ చూపిస్తాను మనం చూద్దాం ఎలా ఆక్సైడ్ సిలికాన్ సబ్ స్ట్రేట్ మీద డిపాజిట్ అయిన మెటల్ ని ఫొటోలితోగ్రాఫీ ఉపయోగించి ఎలా ప్యాటర్న్ చేయడం ఒక్కసారి ఇది తెలిస్తే మనం అసలైన మాస్ ఫెట్ నిర్మాణంలోకి వెళ్ళచ్చు అందువల్ల తెరమీద దగ్గరగా చూస్తే నీకు ఏం కనిపిస్తుంది నేను మీకు చూపిస్తున్నాను మెటల్ ని ప్యాటర్న్ చేయడం ఎలా అని అందువల్ల మనం అప్పుడే ఈ ఉదాహరణ చూసాము ఇంటర్ డిజిటల్ ఎలక్ట్రోడ్ స్టాండర్డ్ ఎస్ యు 8 లో చూసాము మనం ఈ ఉదాహరణ చూసాము మరియు MEMS సాంకేతికత ఉపయోగించి గ్యాస్ సెన్సార్నిర్మాణం చూసాము ఇప్పుడు మనం త్వరగా మెటల్ ని డిజైన్ ఎలా చేయడం అనేది చూద్దాం అక్కడ ఇంటర్ డిజిటల్ ఎలెక్ట్రోడ్స్ చూద్దాం మీరు మాస్ ఫెట్ మీద ఒక శిక్షణ తీసుకున్నట్లయితే మీకు చక్కని అవగాహన కలుగుతుంది దానివల్ల ఎప్పుడైతే నేను ఈ ప్రక్రియను మీకు చూపించినప్పుడు మీరు మాస్ ఫెట్ ప్రక్రియ విధానాన్ని సులభంగా అర్థం చేసుకోగలుగుతారు అందువల్ల ఇప్పుడు మనకు తెలుసు ఒకవేళ మన దగ్గర ఒక వేఫర్ ఉంటే ఒకవేళ మన దగ్గర ఒక ఆక్సి డైస్ వేఫర్ ఒక మెటల్ ఆక్సి డైస్ వేఫర్ మీద మెటల్ సిలికాన్ డయాక్సైడ్ ఉంటే ఒకవేళ నాకు ఈ మెటల్ ని ప్యాటర్న్ చేసి తర్వాత మెరుగు దిద్దాలి అంటే మొదలుగా నేను చేసే పని స్పీన్ కోట్ ఫోటోరెసిస్ట్ తరువాత మీకు తెలుసు స్పీన్ కోటింగ్spincoatingతరువాత విధానమేంటో మొదటి దశ ఫోటోరెసిస్ట్ కోట్ రెండో దశ సాఫ్ట్ బేకింగ్ 90 డిగ్రీల దగ్గర ఒక నిమిషం పాటు వేడి పెనం మీద సాఫ్ట్ బేక్ చేయాలి మూడవ దశ మాస్క్ ని లోడ్ చేయటం అందువల్ల మనం మాస్క్ ని లోడ్ చేయాలి మనకు కావాల్సిన ప్యాటర్న్ ఉన్న మాస్క్ ఎంచుకొని తర్వాత మనమేం చేయాలి తర్వాత దశ మనం స్పీన్ కోటెడ్ ఫోటోరెసిస్ట్ సహిత వేఫర్ని ఎక్సపోజ్ చేస్తాం నాలుగవ దశ స్పీన్ కోటెడ్ ఫోటోరెసిస్ట్ సహిత వేఫర్ని అతినీలలోహిత కాంతికి ఎక్సపోజ్ చేస్తాం అందువల్ల నేను ఇప్పుడు ఇది చేస్తే తర్వాత దశ ఏంటి తర్వాత దశ నేను మాస్క్ ని అన్ లోడ్ చేసి నా ఫోటోరెసిస్ట్ ని అభివృద్ధి చేస్తాను ఒకసారి నేను నా ఫోటోరెసిస్ట్ ని అభివృద్ధి చేశాక నా దగ్గర ఏముంటుంది ఎందుకంటే ఇది ఒక పాజిటివ్ ఫోటోరెసిస్ట్ మరియు నా మాస్క్ బ్రైట్ ఫీల్డ్ మాస్క్ నా దగ్గర ఏముంటుంది ఆ ప్రదేశం ఏదైతే ఎక్సపోజ్ కాదు మాస్క్ మీద ఉన్న ఈ ఎర్రది ఆ ప్రదేశం లోని ఫోటోరెసిస్ట్ గట్టిగా ఉంటుంది ఎందుకంటే ఇది ఒక పాజిటివ్ ఫోటోరెసిస్ట్ మళ్లీ ఎక్సపోజ్ కానీ ప్రదేశం గట్టిగా ఉంటుంది ఎందుకంటే పాజిటివ్ ఫోటోరెసిస్ట్ ఉపయోగించడం వలన నేను ఏమి చూస్తాను ఒకసారి నేను అభివృద్ధి దశ ముగించిన తర్వాత అంటే నేను నా ఫోటోరెసిస్ట్ ని అభివృద్ధి చేసిన తరువాత ఏం చూడ గలను ఫోటోరెసిస్ట్ ఎక్సపోజ్ కానీ ప్రదేశం చూడగలను మరియు ఇది అతినీలలోహిత కాంతికి ఎక్సపోజ్ చేయబడిన ప్రదేశం ఇది లేదా ఇది లేదా ఇది లేదా ఇది ఫోటోరెసిస్ట్ ఎచ్ చేయబడుతుందిఫోటోరెసిస్ట్ అభివృద్ధి చేయబడుతుంది అందువల్ల ఇప్పుడు మీకు తెలుసు ఇప్పుడు మీ దగ్గర ఫోటోరెసిస్ట్ ఉంది అని ఇక తర్వాత దశ ఏంటి మనం మెటల్ ని ఎచ్చేయాలి ఉద్దేశ్యం ఏంటంటే మెటల్ ని ప్యాటర్న్ చేయాలి తర్వాత దశ ఏంటంటే మనం అభివృద్ధి చేసిన తర్వాత దశ ఏమిటి అంటే హార్డ్ బేకింగ్ 120 డిగ్రీలవద్ద వేడి పెనం మీద ఒక నిమిషం పాటు చేయబడుతుంది హార్డ్ బేకింగ్ తరువాత దశ ఏంటి తర్వాతి దశ మెటల్ ని ఎచ్ చేయటం దీని అర్థం ఏంటంటే మనము వేఫర్waferని మెటల్ ఎచెంట్ లో ముంచుతాం వేఫర్ నీ మెటల్ ఎచెంట్ లో ముంచ గానే ఏం జరుగుతుంది ఫోటోరెసిస్ట్ కింద ఉన్న మెటల్మీరు చూడండిఫోటోరెసిస్ట్ ఎచ్ చేయబడలేదు మరియు మిగతా ప్రదేశంలో ఉన్న మెటల్అంతా ఎచ్ చేయబడింది అందువల్ల నేను మెటల్ ఎచ్చేస్తే మెటల్ ఫోటోరెసిస్ట్ చేత రక్షించబడింది ఆ మెటల్ ఎచ్ చేయబడదు కానీ మెటల్ ఫోటోరెసిస్ట్ చేత రక్షించపడలేదు అది ఎచ్ చేయబడుతుంది నేను ఎప్పుడైతే deionized మెటల్ ఎచ్ చేశానో అప్పుడు నా దగ్గర ఈ ప్రత్యేక మైన పదార్థం ఉంది తర్వాతి దశ ఏంటి తర్వాత దశ తెలిసినదే ఎప్పుడైతే మీరు ఆటం మెటల్ ఎచింగ్ చేస్తా రో దాని తర్వాత మీరు దాన్ని కడగాలి మీకు తెలుసు మీరు దాన్ని డిఅయోనైజ్డ్ నీటిలో కడగాలిమరియు మీరు దాన్ని నైట్రోజన్ ఉపయోగించి ఆరబెట్టాలి దానిని కడిగి ఆరబెట్టాలి ప్రతీ దశ లో ఇది ఎల్లప్పుడూ చేయాలి అభివృద్ధి చేసిన తరువాత మీరు దాన్నిDI తో కడగాలి తర్వాత N 2 తో ఆరబెట్టాలి దాని తర్వాత మీరు హార్డ్ బేక్ మెటల్ ఎచ్ చేయాలి మెటల్ ఎచ్చింగ్ తర్వాత ఎప్పుడైతే రసాయనిక పదార్థం ఉందో మీరు చూడండి అక్కడ PR అభివృద్ధి చెందుతుంది PR నీ అభివృద్ధి చేయడానికి ఒక రసాయనం ఉంది అందువల్ల మనము DI తో కడిగి మరియు నైట్రోజన్ తో ఆరబెట్టాలి తర్వాత దశ ఏంటి తరువాతి దశ మనకి ఫోటోరెసిస్ట్ వద్దు అవునా అంటే మనం ఫోటోరెసిస్ట్ ని తొలగించాలి ఫోటోరెసిస్ట్ ని తొలగించడానికి మనకందరికీ తెలుసు వేఫర్ ని అసిటోన్ లో ముంచితే ఏమౌతుందో ఫోటోరెసిస్ట్ తొలగిపోవడం మీరు మళ్లీ చూస్తారు మళ్లీ అసిటోన్ చూడండి ఏముందో దాని అర్థం అసిటోన్ కడగాలి తర్వాత D I తో కడగాలి మరియు N 2తో ఆర పెట్టాలి ఇప్పుడుమీరు మెటల్ నీ ఆక్సిడేషన్ లితోగ్రఫీ మరియు డిపాజిసిషన్ ద్వారా ప్యాటర్న్ చేయొచ్చు ఎలా మనం ఫొటోలితోగ్రఫీ చేయవచ్చు లేదా మెటల్ ని ప్యాటర్న్ ఉపయోగించి అని చెప్పటానికి ఇది ఒక ఉదాహరణ ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఈ ప్రత్యేక కోర్స్ కు సంబంధించి న అతి ముఖ్యమైన విషయం కి కెవెళ్తున్నాను మరియు అది మీ మాస్ ఫెట్ MOSFET మనం మాస్ ఫెట్ నిర్మాణం ఎలా జరుగుతుంది చూద్దాం సరేనా అందుచేత మనం ముందుగా మాస్ ఫెట్ ఎలా కనిపిస్తుంది స్కిమాటిక్ చిత్రం ఉపయోగించి చూద్దాం సరేనా ఇంకా ఒకవేళ తరువాత స్లైడ్ కీ వెళితే మీరు చూడండి ఒకవేళ మీరు తర్వాత స్లైడ్స్లై మాస్ ఫెట్ ను చూస్తే మీకు ఏమి కనిపిస్తుంది అక్కడ ఒక పీ టైపు సబ్ స్ట్రేట్ సబ్ స్ట్రేట్ P అంటే మనం తీసుకున్న సిలికాన్ P టై పు చూపించాను నేను మీకు సిలికాన్ silicon లో ని రకాలు చూపించాను అందులో ఒకటి N టైప్ ఇంకొకటి పి టైపు ype ఎప్పుడు నేను సిలికాన్ silicon లో రకాలు అంటానా అప్పుడు నేను చూపించాను దాని అర్థంఏంటంటే నేను నీకు 100111 దిశ లో తిరిగిన వేఫర్ కిందటి ఉపన్యాసం లో చూపించాను కదా కిందటి ఉపన్యాసంలో స్పటికం యొక్క100 111 దిశ దిశ కదలిక చూపించాను కదా పిమ్మట అది P మరియు NP మరియు N మనము గుర్తించగలం దీనితో P టైపు 100 లేదా P టైపు111 లేదా N టైపు11 దిశ ఆధారంగా లేదా ప్రాథమిక చదును మరియు ద్వితీయ చదును మనము ప్రాథమిక చదును మరియు ద్వితీయ చదును గురించి మాట్లాడుకుంటున్నాము కాబట్టి ఒకవేళ మీకు గుర్తు లేకపోతే ఆ ఉపన్యాసానికి వెళ్లి గమనించండి అసలు వేఫర్ p టైపు లేదా N టైప్ అని తెలుసుకోడానికి మరియు దిశ100 లేదా దిశ 111 అని తెలుసుకోవడానికి ప్రాథమిక మరియు ద్వితీయ చదును మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి మంచిది ఇప్పుడు మనము ఈ ప్రత్యేక మైన చిత్రాన్నిచూస్తే మనకు అక్కడ P టైపు సబ్ స్ట్రేట్ కనిపిస్తుంది తర్వాత అక్కడ ఒక N టైపు మీరు ఇక్కడ చూడండి సోర్స్ N టైపు డిఫ్యూషన్ కదా ఇది సోర్స్N మరియు డ్రైన్Drain కాబట్టిN టైపు డిఫ్యూషన్ సోర్స్ నుండి డ్రైన్ వరకు చేయబడింది N టైప్ అంటే ఏంటి నేను ఏం చేస్తున్నాను నేను నా N టైప్ ఇంప్యూరిటీ డోపు చేస్తున్నాను కాబట్టే ఇది నాN టైప్ సోర్స్ మరి డ్రైన్ దాని తర్వాత నాదగ్గర ఒక మెటల్ ఆక్సైడ్ ఉంది ఇక్కడ చూడండిఇదినాఆక్సైడ్మరియుఈ మెటల్ ఆక్సైడ్ మరేదో కాదు నా గేట్ ఆక్సైడ్l తర్వాత నాదగ్గర ఒక మెటల్ ఉంది మీరు ఆ మెటల్ ఇక్కడ చూడవచ్చు ఇది నా మెటల్ ఆక్సైడ్ అదే SiO2 మరియు ఇది నా మెటల్ ఎందుకంటే మనం దీన్ని మెటల్ కలిపి బయట ఇతర సంబంధాలకే కలపటానికి ఇది నా మెటల్ నేను ఊరికే మీకు స్కీమాటిక్ చూపిస్తాను చింతించకండి మనం తిరిగి ప్రక్రియ విధానానికి వెళ్దాం మీరు ఎప్పుడైతే ఆ దశ నిశితంగా చూస్తారో కొంచెం స్కీమాటిక్ చూడండి కాబట్టి మనకి మాస్ ఫెట్ఎలా కనిపిస్తుందో తెలుస్తుంది అవునా ఇప్పుడు నేను పొటెన్షియల్ డిఫరెన్స్ లేదా డ్రైన్ మరియు సోర్స్ మధ్య ఓల్టేజ్ ను అప్లై చేయగలను అయితే ఇక్కడ నేనేం చేశాను నేను పాజిటివ్ ఓల్టేజ్ ను డ్రైన్ పాజిటివ్ కి డ్రైన్ నెగటివ్ సోర్సు కి కలిపాను అవునా మరియు ఒకవేళ అదే జరిగితే ఏమౌతుంది నా ఎలక్ట్రాన్ ఇక్కడి నుండి డ్రైన్ వైపు ఆకర్షించ పడుతుంది మరియు మనకు తెలుసు ఇలా ఎప్పుడైతే జరుగుతుందోమనము డ్రైన్ కరెంటు ఈ ప్రత్యేక మార్గంలో చూపించవచ్చు అవునా ఎలెక్ట్రాన్స్ నెగటివ్ సోర్స్ను నుండి పాజిటివ్ డ్రైన్ వైపు ఆకర్షింపబడతాయి అవునాఎందుకంటే ఎలెక్ట్రాన్స్ నెగెటివ్ కాబట్టి అవి పాజిటివ్ టెర్మినల్ కి వెళ్తాయి మరియు ఆ టెర్మినల్ నా డ్రైన్ ఎందుకంటే నా వీడియస్ VDS ఒక ప్రత్యేక పద్ధతిలో కలిపాము తరువాత మీరు ఇక్కడ చూడండి ఇది ఏంటి ఇది నా గేటు నుండి సోర్స్ఓల్టేజ్ కాబట్టి మనం ఇక్కడ ఏం చేశాం నేను గేట్ పాజిటివ్ కలిపాను మరియు సోర్స్ నెగటివ్ కలిపాను దాని అర్థం ఏమిటంటే ఆ పాజిటివ్ ఓల్టేజ్ ఇక్కడ ఎలెక్ట్రాన్స్P నుండి గేటు వైపుకి ఆకర్షింపబడతాయి కనిపిస్తుంది కదా ఏదైతే మైనారిటీ క్యారియర్ minority carrier Pటైపు సబ్ స్ట్రేట్ అక్కడ ఉంది ఎలెక్ట్రాన్స్ మైనారిటీ క్యారియర్ minority carrier మరియు హోల్స్ మెజారిటీ క్యారియర్స్ అవునా కాబట్టి ఎలెక్ట్రాన్స్ఏవైతే మైనారిటీ క్యారియర్ అవి గేటు వైపు ఆకర్షింపబడతాయి ఎందుకంటే గేటు పాజిటివ్ కనుక గేటు వైపు ఆకర్షించడం వలన ఈ ఎలెక్ట్రాన్స్ ఒక Nటైపు మార్గాన్ని తయారుచేస్తాయి ఏదైతే ఇక్కడ రాసి ఉందో ఏదైతే ఇక్కడ రాసుందో మీరు చూడండి కాబట్టి ఏదైనా స్కీమాటిక్ఎప్పుడు చూసినా అది కష్టతరంగా కనిపించినా నిజానికి మనకి అది అర్థం అయితే అదికష్టం కానేకాదు సరేనా ఇప్పుడు మనం చూసేది ఏమిటంటే ఎలెక్ట్రాన్స్ p టైపు నుండి గేటు వైపు ఆకర్షింపబడతాయి మరియు ఒక ఛానల్ మార్గాన్ని నిర్మిస్తాయి అదే మన N టైపు ఛానల్ ఈ ఛానల్ సహాయంతో ఒక్క ఎలెక్ట్రాన్స్మాత్రమే ప్రవహించ గలవు ఒకవేళ అక్కడ ఛానల్ లేక పోతే ఎలెక్ట్రాన్స్electrons ఇక్కడి నుండి ఇక్కడికి ఎలా ప్రవహిస్తాయి అసాధ్యం అవునా అసాధ్యం అక్కడ స్థానం లేదు అవునా కాబట్టి అక్కడ ఛానల్ ఉంటే ఎలెక్ట్రాన్స్డ్రైన్ వైపు ప్రవహించటం మొదలు పెడతాయి అంటే దీని అర్థమేంటి చూడండి నేను ఇంకొక ఉదాహరణ ఇస్తాను చాలామంది జనాలు ద్వీపం మీద ఉన్నారు అనుకోండి ఇవి రెండు ద్వీపాలు ద్వీపం సంఖ్య 1 మరియు ద్వీపం సంఖ్య 2 అక్కడ చాలా జనాలు ఈ ద్వీపం మీద ఉన్నారు మరియు వాళ్ళు అనుకుంటున్నారు ఈ ప్రత్యేకమైన ద్వీపానికి వెళ్దాం అనుకుంటున్నారు మంచిది ఇప్పుడు మనమేం చూస్తాము అంటే అక్కడ రెండు ద్వీపాల మధ్య ఒక నది ఉంది మరియు నది చాలా లోతు మరియు పొడవుగా ఉంది ఒకవేళ జనాలు ఎవరికి ఈత రాదు వాళ్ళు ఈ నదిని దాటటానికి ప్రయత్నిస్తే వాళ్ళందరూ మరణిస్తారు ఇప్పుడు నాకు ద్వీపాల రెండిటి మధ్య ఒక వంతెన ఉంది అప్పుడు ఏమవుతుంది జనాలు వంతెనను దాటి ఆ ద్వీపం నుండి ఇంకొక ద్వీపానికి వెళ్తారు నిజమా ద్వీపం 1 నుండి ద్వీపం 2 కి వెళ్తారు సరేనా కానీ ఒకవేళ వంతెన లేకపోతే ఎలా ఒకవేళ వంతెన లేకపోతే ద్వీపాలను దాటడం జరగదు అలానే ఒకవేళ సోర్స్ కి డ్రైన్ కి మధ్య వంతెన లేకపోతే ఒకవేళ సోర్సు కి డ్రైన్ కిమధ్య ఛానల్ లేకపోతే ఎలెక్ట్రాన్స్ ప్రవహించ లేవు ఎలక్ట్రాన్ సోర్స్ నుండి డ్రైన్ కి పోలేదు నేనుV G ఓల్టేజ్ పెట్టినా కూడా అంటే నేను ఒక ఛానల్ ను నిర్మించాలి మరియు ఆ చానల్ గేటు సోర్స్ ఓల్టేజ్ సహాయంతో నిర్మించాలి అందువల్ల వంతెన ఏర్పడుతుంది అందువల్ల ఎలక్ట్రాన్ ఇక్కడ నుండి ఇక్కడికి ప్రవహించగలదు మరియు వంతెన ఎలక్ట్రాన్ల ప్రవాహానికి మాత్రమే కాక అది ఎలక్ట్రాన్స్ తో చేయబడింది కాబట్టి ఇవన్నీ ఎలక్ట్రాన్ట్న్స్ ఈ విధంగా పడి ఉన్నాయి అందువల్ల ఇప్పుడు నేను సోర్స్ నుండి డ్రైన్ కి వోల్టేజ్ ఇచ్చి అది సోర్స్ వద్ద పాజిటివ్ మరియు డ్రైన్ వద్ద నెగటివ్ ఎలెక్ట్రాన్స్ సోర్స్ నుండి డ్రైన్ కి ప్రవహిస్తాయి వ్యతిరేక మార్గంలో నీలం రంగు బాణంతో చూపించబడింది సరే సులభంగా అర్థమైంది చాలా స్పష్టంగా ఉంది సరేనా ఒక విషయం మనం ఏమి చూస్తున్నాము ఎందుకంటే మీరు చూడండి అక్కడ ఒక పిP మరియు ఒక N సరే ఇది ఇది N ఇవి ఒక పి కాబట్టి అక్కడ ఒక డిప్లీషన్ లేయర్ నిర్మించబడింది సరేనా ఇది ఇక్కడ చూపించబడింది డిప్లీషన్ లేయర్ లాగా చూపించబడింది మీ దగ్గర పిఎన్ జంక్షన్ ఉంటే మీరు ఎప్పుడు పి జంక్షన్ డయోడ్ చూశారో అప్పుడు మీరు చూస్తారు ఒక డిప్లీషన్ లేయర్ జంక్షన్ డయోడ్ లో చూస్తారు అంతే సులభం ఇప్పుడు ఇంకొక విషయం నన్ను ఇవన్నీ తీసివేయ నీయండి కాబట్టి మనం స్కీమాటిక్ మీ ఎలక్ట్రానిక్స్ ట్యుటోరియల్స్ నుంచి తీసుకున్నాను అయితే ఇక్కడ కుడివైపు ఉంది మీరు చూడగలరు నేను దానిని మీకు బోధించుటకు తీసుకున్నాను సరే ఇప్పుడు తర్వాతి దశ ఏంటి తరువాత దశ మీరు ఇక్కడ చూడండి సోర్సు కి సబ్ స్ట్రేట్ కి సంబంధం ఉంది కదా అందువల్ల మీరు చూస్తారు మాస్ ఫెట్ సాధారణంగా మీరు చూసినప్పుడు అక్కడ కేవలం 3 టెర్మినల్స్ ఉంటాయి సోర్స్ గేటు మరియు డ్రైన్ సరేనా కాబట్టి ఎందుకు 4వ టెర్మినల్ లేదు ఎందుకంటే సబ్ స్ట్రేట్ అంతర్గతంగా సోర్స్ కి కలిపి ఉంది అందువల్ల మీరు కేవలం 3 మూడు టెర్మినల్ మాత్రమే చూడగలరు చాలావరకు మాస్ ఫెట్ 3 టెర్మినల్స్ మాత్రం ఉంటాయి మాస్ ఫెట్ MOSFET ఐ సి బజార్ లో చాలా సులభంగా దొరుకుతాయి చాలా తేలిక సరేనా మన తరువాతి చిత్రానికి వెళ్దాం తరువాతి చిత్రం మనకు తెర మీద ఉంది మరియు అది మన N ఛానల్ ఎన్ హాన్స్ మెంటు టైపు మాస్ ఫెట్ నిర్మాణం ఇది నేను ఫర్ కిడ్స్ టుడే డాట్ కామ్ నుంచి తీసుకున్నాను ఇక్కడ మనం మళ్లీ ఏం చూస్తున్నాము ఒక P టైపు సబ్ స్ట్రేట్ మీరు చూడండి నేను మీకు చెప్తాను ఇక్కడ ఉన్న దాంట్లో అందం ఏమిటో ఇక్కడ ఏముందో ఒక నిమిషం లేక నాలుగు నుండి ఐదు నిమిషాలు లో చెప్తాను దీనికి మరియు దానికి మధ్యలో ఏమీ పొంతన ఉన్నది ఎప్పుడూ నేను ఒకటి అంటాను తర్వాత నేను రెండు అంటాను రెండిటికీ ఏమి పొంతన ఉన్నది నేను మీకు నాలుగు లేక ఐదు నిమిషాలలో చెప్తాను ఇక్కడ చూద్దాం ఇక్కడ ఏముంది ఇది పీ P టైపు సబ్ స్ట్రేట్ మరియు తర్వాత మన దగ్గర N టైపు ఉంది మీరు చూడండి ఇక్కడ N టైపు డోపెంటు ఇది ఒక సోర్స్ఇది ఒక డ్రెయిన్ సరేనా మరియు తరువాత ఇక్కడ డై ఎలక్ట్రిక్ మెటీరియల్ ఉంది అదిSiO2ఇక్కడ రాసి ఉంది మరియు తరువాత మన దగ్గర ఒక ప్రత్యేక చిత్రం ఇక్కడ ఉంది నిజానికి గేట్ ఆక్సైడ్చాలా చాలా పలుచగా ఉంది ఈ గేట్ ఆక్సైడ్ అతి పలచన మరియు తర్వాత మనకి ఒక మెటల్ సంబంధము గేట్ తో కలుపబడింది మనకు మెటల్ సోర్స్ కలిశాయి డ్రైన్ కు సంబంధం కలిపాం తర్వాత మీరు చూస్తారు ఇది ఏమీ లేవు కానీ మీ మెటలైజేషన్ లేయర్ అందువల్ల ఇది ఏదైతే చిత్రం సంఖ్య2 ఏమీ లేదు కానీ ముమ్మాటికీ అచ్చంగా ఈ చిత్రం సంఖ్య 1 లాంటిది P టైపు సబ్ స్ట్రేట్ సోర్సు మరియు డ్రై న్ N టైపు ఇప్పుడు మనం ఏ వోల్టేజ్ ఇవ్వలేదు ఇక్కడ మనముVGS తర్వాత మనం డ్రై న్ కి సోర్స్ కి మధ్య ఏమీ ఇవ్వలేదు VDS లేదక్కడ అందుచేత మీరు ఛానల్ నిర్మాణము ఏమీ చూడలేరు ఈ ప్రత్యేక స్థితిలో ఒకవేళ నేను ఊరికే VDS ఇస్తే తరువాత అన్ని మైనారిటీ మనకి ఎక్కడ దొరుకుతాయి కానీ ఎలాగైనా విషయం ఏంటంటే VGS కలపకపోతే మీరు అనవసరంగా కంగారు పడకండి మీరు VGS మరియు VDS రెండు కలిపే వరకు కరెంటు లో మార్పులు మీరు చూడలేరు అది మీ డ్రైవింగ్ కరెంటు ఐడిID మనము ఇది కూడా చూద్దాము VGS మరియు ID మధ్య సంబంధం ఏమిటి VDS మరియు యుI ID లక్షణాలు గీసీ దాని నుండి అన్ని సంపాదించాలి కానీ ప్రస్తుతం మీరు నేర్చుకోవలసింది ఎన్ హాన్స్ మెంట్ మరియు ఛానల్మాస్ఫెట్ ఎలా కనిపిస్తాయో కనీసం స్కిమాటిక్ డయాగ్రమ్ తర్వాతి స్లైడ్ లో మనం మాస్ ఫెట్మరియుఎన్ హాన్స్మెంట్ మాస్ ఫెట్ నిర్మాణం ఎలా చేయాలో తెలుసుకుందాం అందువల్ల మనం తరువాతి స్లైడ్లై చూద్దాం మరియు మీరు ఒక నిమిషం తీసుకోండి పూర్తిగా ఒక నిమిషం తెరమీద ఏముందో అర్థం చేసుకోవడానికి సరే నిర్మాణం వైపు చూడండి ప్రత్యేకంగా ఇది P టైప్ సిలికాన్ నేను ఒక చోట రాస్తాను అందువల్ల అతి సులభం మనం ఏం చూస్తున్నాం మనము ఎన్ ఛానల్ మాస్ఫెట్ నిర్మాణం చూస్తున్నాం ఇది ఏంటి ఇదిఎర్ర రంగు మొదటిది P టైప్ సిలికాన్ మరియు రెండవది నీలం రంగు ఇది N టైప్ సిలికాన్ బూడిదరంగు అంటే లేత బూడిద రంగు మీ సిలికాన్ డయాక్సైడ్ పచ్చనిది మీ ఫోటో రెసి స్ట్ గాఢమైన బూడిదరంగు మీ మెటల్ ఈ ప్రత్యేకమైన స్థితిలో మనము అల్యూమినియం పరిగణించాము మీకు అర్థమైందా అదేంటి ఎర్రనిది P టైప్ సిలికాన్ నీలం రంగు N టైప్ సిలికాన్ లేత బూడిద రంగు సిలికాన్ డయాక్సైడ్పచ్చనిది మీ ఫోటో రెసిస్ట్ గాఢమైన బూడిద రంగు మెటల్ ఇంత మాత్రం ఉంది ఇప్పుడు ఇది సైడ్ వీక్షణ సైడ్ వీక్షణ సైడ్ వీక్షణసైడ్ వీక్షణ మీరు చూడండి 4 ఒకటి నేను రాస్తున్నాను swసైడ్ వ్యూఎందుకంటే మీరు సైడ్ వ్యూఅర్థం చేసుకుంటారు సైడ్ వ్యూసైడ్ వ్యూ సైడ్ వ్యూలేదా మీరు చెప్పవచ్చు క్రాస్ సెక్షన్ వ్యూ క్రాస్ సెక్షన్ వ్యూ క్రాస్ సెక్షన్ వ్యూఇది ఒకటి టాప్ వ్యూ ఇదిటాప్ వ్యూఇదిటాప్ వ్యూ ఇది ఒకటి టాప్ వ్యూనా బాణాలు ఇదిటాప్ వ్యూ మరియుఇదిటాప్ వ్యూ ఇది నేను రైట్ right గుర్తుపెడుతున్నాను ఈ నాలుగు టాప్ వ్యూమనకి సైడ్ వ్యూ వుంది మనకి టాప్ వ్యూవుంది ఇప్పుడు ఇక్కడ చూడండి మరియు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ప్రక్రియ విధానంలో ఏం జరుగుతుంది నేను ఇరవై సెకండ్లు సమయము ఇస్తాను అర్థం చేసుకోటానికి అసలు మీరు సరిగ్గా ఈ ప్రక్రియ విధానం గురించి అర్థం చేసుకుంటారు మీరు సైడ్ వ్యూ మాత్రమే చూడండి లేదా మీరు టాప్ వ్యూ చూడండి మరియు ఏం జరుగుతోంది ఊహించండి మరియు తర్వాత మనం ఒకదాని తరువాత ఒకటి చర్చించుకుందాం అసలు నిజానికి ఏం జరుగుతోంది అని సరే అయితే ఇప్పటి నుంచి ఇరవై సెకండ్లు మొదలుపెడదాం చూద్దాం అర్థం అయిందా లేదా సమయం మించిపోయింది తక్కువ సమయం కదా కొద్ది సమయం అర్థం చేసుకోవడానికి కాబట్టి మనము ఏమి ఇచ్చారు కలిసి చూద్దాం మరియు మనం మీరు మొత్తం ప్రక్రియ విధానాన్ని అర్థం చేసుకునేలా చూద్దాం మరి అయితే ఒకదాని తర్వాత ఒకటి మొదలుపెడదాం చాలా తేలిక మొదటి దశ మీరు తీసుకుంటారు సిలికాన్ silicon వేఫర్ ఎర్ర రంగులో ఉంది అంచేత P టైపు సిలికాన్ వేఫర్ ని మీరు ఎంచుకున్నారు మనం P టైపు సిలికాన్ వేఫర్ ని ఎంచుకున్నాం తర్వాతి దశ ఏంటంటే మనం సిలికాన్ డయాక్సైడ్ పెంచాలి అవునా మనము సిలికాన్ డయాక్సైడ్ ని పెంచాలి సిలికాన్ డయాక్సైడ్ లేత బూడిద రంగు లో ఎక్కడ రాసి ఉంది లేత బూడిద రంగు లేత బూడిద రంగు తర్వాత దశ తర్వాత దశ మన స్స్పీన్డ్ కోటెడ్ఫోటో రెసిస్ట్ ఉందిఅవును తేలిక తర్వాతి దశ హలో మనము ఫోటో లితో గ్రఫీ చేసాము మరియు మనము ఒక చిన్న కిటికీ ని ఏర్పరి చాము దాని అర్థం మనం ఫోటోరెసిస్ట్ ని ఈ రెండు ప్రదేశాలనుండి ఎచ్ చేసాము అవును మీరు సరిగ్గా అర్థం చేసుకున్నారు చూడండి మొదటి దశ సిలికాన్ రెండో దశ సిలికాన్ డయాక్సైడ్ మనం సిలికాన్ డై ఆక్సైడ్ ని పెంచాలి తర్వాత దశ మనకి స్స్పీన్డ్ కోటెడ్ఫోటో రెసిస్ట్ స్స్పీన్డ్ కోటెడ్ఫోటో రెసిస్ట్ తర్వాత మనం ఒక కిటికీని ఫోటో లి తో గ్రఫీ ఉపయోగించి తెరిచాము అది ఎలా చేయాలో మీకు ముందే తెలుసు నేను మీకు దాన్ని గత ఉదాహరణ లతో చూపించాను ఒకసారి మీరు కిటికీని తయారుచేస్తే దాని తర్వాత సిలికాన్ డయాక్సైడ్ ని ఎచ్ చేయాలి అందువల్ల ఇక్కడ మన దగ్గర ఎచ్ చేయబడిన సిలికాన్ డయాక్సైడ్ ఉంది అయితే మీరు ఇక్కడ సిలికాన్ చూస్తున్నారు అవును మీరు ఇక్కడ ఎందుకు చూస్తున్నారు ఎందుకంటే మన దగ్గర ఎచ్ చేయబడిన సిలికాన్ డయాక్సైడ్ ఉంది మీరు సిలికాన్ డయాక్సైడ్ ను ఎలా ఎచ్ చేస్తారు నేను మీకు చెప్పాను బఫర్buffer హైడ్రోక్లోరిక్ యాసిడ్ మనం ఉపయోగించవచ్చని ఎక్కడి దాకా తేలిక మనం ఇప్పుడు ఈ విభాగాన్ని ఇంకొకసారి చేద్దాం ముందుగా మనము ఒక P టైపు సిలికాన్ తీసుకుందాం తరువాత దశ మనం సిలికాన్ డయాక్సైడ్ ని ధర్మల్ ఆక్సిడేషన్ ఉపయోగించి పెంచుదాం తర్వాత దశ మనం ఫోటో రెసిస్ట్ ని స్పిన్ కోట్ చేద్దాం ఫోటో రెసిస్ట్ ని స్పిన్ కోట్ చేసిన తర్వాత మనం ముందుగా కాల్చాలి లేదా మృదువుగా కాల్చాలి తరువాత మనం మాస్క్ ని లోడ్ చేయాలి మరియు తరువాత మనం వేఫర్ ని బహిర్గతంచేయాలి తరువాత మనం ఫోటో రెసిస్ట్ ని అభివృద్ధి చేయాలి ఎప్పుడైతే మీరు ఫోటో రెసిస్ట్ ని అభివృద్ధి చేస్తారో ఎందుకంటే మీ ప్యాటర్న్ ఎలా ఉన్నాయంటే మీరు ఫోటో రెసిస్టె ని ఈ రెండు కిటికీల నుండి ఎచ్చేస్తారు ఇది ఒకటి మరియు ఇది ఒకటి మీరు ఇక్కడ చూడొచ్చు బూడిద రంగు లేత బూడిద రంగు అంటే అర్థమేంటి అది మీరు సిలికాన్ డయాక్సైడ్ ఫోటో రెసిస్ట్ కింద చూడవచ్చు అంటే మిగిలిన వేఫర్ ప్రదేశం ఫోటో రెసిస్ట్ చే రక్షించబడుతుందిఆ ప్రదేశము ఈ బాణాలతో చూపించబడింది ఇక్కడ చూపించిన ఈ రెండు బాణాలు ఫోటో రెసిస్ట్ చే రక్షించబడ లేదు ఇప్పుడు నేను ఈ వేఫర్ ని బఫర్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ లో ముంచుతాను అలా బఫర్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ లో ముంచటం వలన నాకు ఏముంటుంది నేను సిలికాన్ డయాక్సైడ్ని ఎచ్చేస్తాను నేను సిలికాన్ డయాక్సైడ్ ని ఎచ్ చేసినప్పుడు నేను ఏమి చూడగలను నేను సిలికాన్ డయాక్సైడ్ ని ఒకవేళ ఇక్కడ నుండి తీసిన్నట్లయితే చూడగలను నేను ఏమి చూడగలను నేను సిలికాన్ ని చూడగలను నిజం దానికోసమే నేను ఇక్కడ చూస్తున్నాను నేను సిలికాన్ డయాక్సైడ్ ని ఎచ్ చేసినప్పుడు సిలికాన్ ని చూడగలను తర్వాత ఏం చేశామంటే మనం 2 కిటికీలను సృష్టించాం 1 మరియు 2 అవునా ఆక్సైడ్ సిలికాన్ సబ్ స్ట్రేట్ మీద చేసాము అందువల్ల ఆ కిటికీ నుండి సిలికాన్ చూడవచ్చు తర్వాతి దశ ఏమిటి మీరు ఫోటో రెసిస్ట్ నితీసివేయాలి ఫోటో రెసిస్టె ని తీసివేయడం చాలా తేలిక మనం ఏమి చేయాలి వేఫర్ ని మనం ముంచాలి మనం వేఫర్ ని ఎసిటోన్ ఫోటో రెసిస్టె ముంచాలి మీకు తెలుసు కదా అంటే ఇక్కడే మనం వేఫర్ ని ఎసిటోన్ లో ముంచాలిమరియు మనం చూడొచ్చు అక్కడ ఒక్క సిలికాన్ డయాక్సైడ్ ఇది SiO 2మరియు ఎర్రని రంగు ఒక మరేదో కాదు మీ సిలికాన్P టైప్ సిలికాన్ అవునా అందువల్ల మనం ఎక్కడ దాకా వచ్చాము తరువాత దశ మనం డిఫ్యూజ్ లేదా అయాన్ ఇంప్లాంట్ చేయాలి మనమేం చేయాలిఅయాన్ ఇంప్లాంట్ లేదా డిఫ్యూజ్ మనము అయాన్ ఇంప్లాంట్ లేదా డిఫ్యూజ్ N టైపు సిలికాన్ silicon N టైపు సిలికాన్ నీలం రంగు నీలం రంగు అందువల్ల మనంఅయాన్ ఇంప్లాంట్ లేదా డిఫ్యూజ్ N టైపు సిలికాన్ Pటైపు సిలికాను లో ఎందుకు చేయాలి అందువల్ల మనం ఎప్పుడు ఇది డిఫ్యూజ్ చేస్తాము మరియు ఇది మనం సోర్స్ మరియు డ్రైన్ తయారు చేస్తున్నాము మనము క్రాస్ సెక్షన్ ని చూడవచ్చు చూడండి మనం ఇక్కడ డిఫ్యూజ్ చేస్తున్నాము అందువల్ల సిలికాన్ డయాక్సైడ్ N టైపు సిలికాన్ ఇదిసిలికాన్ డయాక్సైడ్ N టైపు సిలికాన్ డోపంటు సిలికాన్ డయాక్సైడ్ గుండా చొచ్చుకొని పోలేదు N టైపు డోపంటు సిలికాన్ డయాక్సైడ్ గుండా చొచ్చుకొని పోలేదు సిలికాన్ డయాక్సైడ్ గుండా మరియు అందుచేత మనం చెప్పవచ్చు సిలికాన్ డయాక్సైడ్ ఒక మాస్క్ లాగా పనిచేస్తుంది రక్షిత మాస్క్ లాగా అందువల్ల డోపంటు విషయాలను డిఫ్యూజ్ చేయదుకానీ డోపంటు కిటికీలో డిఫ్యూజ్ చేస్తుంది ఆ కిటికీ మనము ఏదైతే ఇక్కడ చూస్తున్నాము మరియు మనము డోపంటు ను ఈ తయారు చేసిన కిటికీ లో డిఫ్యూజ్ చేయవచ్చు అందువల్ల మనకు సోర్స్ మరియు డ్రెయిన్ ఉంటాయి సోర్స్ మరియు డ్రెయిన్ యొక్క డిఫ్యూషన్ ఈ డిఫ్యూషన్ Nటైపు డి ఫ్యూషన్ ఎందువల్ల అంటే మనం P టైపు సబ్ స్ట్రేట్ తో ప్రారంభించాము ఇదిPటైపు సబ్ స్ట్రేట్ ఎర్రగా ఉన్నది P type సబ్ స్ట్రేట్ అంటే మనము డోపంటు ను డిఫ్యూజ్ చేయాలి అది Nటైపు డోపంటు ఎందుకంటే మనము ఛానల్ లో తయారు చేస్తున్నాము ఛానల్ N ఛానల్ మాస్ ఫెట్tఅయి ఉండాలి మరి ఇప్పుడు తర్వాత అంశంచూద్దాం తర్వాత అంశం ఏమిటి తర్వాత మనం మళ్ళీ సిలికాన్ డయాక్సైడ్ ని పెంచు తాము అందువల్ల మీరు ఎక్కడ చూడొచ్చు కదా తర్వాత ఘట్టం ఏమిటి అని తర్వాత ఘటము మన దగ్గర స్స్పీన్డ్ కోటెడ్ఫోటో రెసిస్ట్ ఈ ప్రత్యేక ప్రదేశం నుంచి ఉంది ఈ ప్రత్యేక ప్రదేశము ఇప్పుడు ఇప్పుడే దీని తరువాత నేను కిటికీని ఎచ్ చేయాలి అయితే కిటికీ ని ఎచ్చేయటం అంటే అర్థమేంటి అది మీరు ఇప్పుడు ఇక్కడ ఏమి చూడగలరు నేను ఇక్కడSiO2 చూడగలరు నా దగ్గర నేను ఇప్పుడు ఇక్కడSiO2 చూడండి ఎందుకంటే అక్కడ ఒక కిటికీ తయారయింది అందువల్ల ఒక్కసారి నేను SiO2 చూస్తాను నేనేం చేస్తాను నేను SiO2 ని ఎచ్ చేయాలి అయితే నేనెప్పుడూ SiO2 ని ఎచ్ చేయాలి ఎలా SiO2 ని ఎచ్ చేయాలి ఈ వేఫర్ నిబఫర్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ లో ఉంచటం వల్ల నాకు ఈ ప్రత్యేకమైన చిత్రం లభిస్తుంది మీకు ఏం కనిపిస్తుంది మీరు క్రాస్ సెక్షన్ ని చూడగలరు మీరు ఒక ఫోటో రెసిస్ట్ ని చూడగలరు అక్కడ చూడగలరు గేట్ ఆక్సైడ్ అక్కడ ఉంది ఈ ప్రదేశంలో మీరు ఆక్సైడ్నుఅసలు చూడరు అందువల్ల మనం నేరుగా సిలికాన్ ని చూస్తాం ఇదే మీరు ఇక్కడ చూడగలిగేది మీరు చూసేది ఏంటంటే మీరు చూసేది ఒకNటైపు N టైపుమధ్యలో అక్కడ సిలికాన్ తేలిక ఇంకా దీని తర్వాత మనమేం చేయాలి తర్వాత మనము ఫోటో రెసిస్ట్ ఎచ్ చేయాలి లేదా తీసేయాలి ఫోటో రెసిస్ట్ తీయడానికి వేఫర్ ని అసిటోన్లో ముంచాలి అం చేత మన మనం ఇప్పుడు వేఫర్ ని అసిటోన్లో ముంచుతున్న్నాము మనకి ఈ ప్రత్యేకమైన వేఫర్ వస్తుంది అంటే మన దగ్గర ఏముంది మనము కావాలంటే సిలికాన్ నేరుగా బహిర్గతం చేయవచ్చు ఇక్కడ అవునా మరియు కొంచెం గేట్ కొంచెం సోర్స్ మరియు డ్రైన్ ప్రదేశాలు కూడా బహిర్గతం చేయబడ్డాయి మీరు చూడవచ్చు డ్రైన్ సోర్స్ మరియు సిలికాన్ మూడు విషయాలు మీరు చూడొచ్చు కదా అంటే ఇప్పుడు మనము తర్వాత ఏం చేస్తాం మనం ఒక పలుచని ఆక్సైడ్ లేయర్నీ ఈ ప్రదేశంలో పెంచుతాం అందువల్ల ఎందుకంటే నా కలం ఎరుపు మీకు కనిపించదు కానీ నేను అంటున్నాను అంటే లేయర్ మీరు ఇక్కడ చూడొచ్చు ఒక పలుచని ఆక్సైడ్ లేయర్ మనం పెంచాం పలచని ఆక్సైడ్ లేయర్ఎందుకు ఎందుకంటే ఇది మీ గేట్ ఆక్సైడ్ అంటే మనం ఏం చేశామంటే మనం ఒక పలుచని ఆక్సైడ్ లేయర్కిటికీ లోపల పెంచాము అది సోర్స్ మరియు డ్రైన్ ప్రదేశాలను కలుపుతుంది సోర్స్ మరియు డ్రైన్ ప్రదేశాలను కలుపుతుంది అంటే ఏం చేశాం మనం ఒక పలుచని ఆక్సైడ్ లేయర్పెంచాము ఏదైతే గేట్ ఆక్సైడ్ ఇక్కడి దాకా అర్థమైంది కదా అయితే మీరు ఇంకొక సారి చదవండి ఒకవేళ మీరు నాతో ఉన్నట్లయితే మనకి ఇక్కడ ఏదైతే ఉందో అది మన గేట్ ఆక్సైడ్ తర్వాత దశ ఏమిటి గేట్ ఒక సైడ్ తర్వాత మనము స్పిన్ కోటెడ్డ్ ఫోటో రెసిస్ట్ ఇది ఇదిస్పిన్ కోటెడ్డ్ ఫోటో రెసిస్ట్ మనం కిటికీని తీద్దాము ఇలా ఎలా అంటే కిటికీ మొత్తం అంతా సిలికాన్ డయాక్సైడ్ దగ్గరికి వెళుతుంది మరియు తరువాత ఈ ఘట్టంలో మనం సిలికాన్ డయాక్సైడ్ ని బఫర్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉపయోగించి ఎచ్ చేస్తాము అంటే మీరు ఇక్కడ చూడొచ్చు మనం ఇప్పుడుఆక్సైడ్ను చూడొచ్చు మనం ఇక్కడ ఆక్సైడ్ను చూడొచ్చు మనం ఇక్కడ సోర్స్ చూడొచ్చు ఎక్కడ మనం ఇక్కడ డ్రైన్ చూడొచ్చు అవునా అందువల్ల ఇక్కడ అన్న మేము చూస్తాము మనం నేరుగా సోర్స్ చూడొచ్చు మనం నేరుగా డ్రైన్ చూడొచ్చు మరి మనం ఎక్కడ ఉన్నాము మనం ఇక్కడ చూద్దాం మరియు ఎక్కడ ఆక్సైడ్ల లభిస్తుందో కిటికీలు తయారు చేశాక మనం గేట్ ఆక్సైడ్ తయారు చేసాము గేట్ ఒకసారి తయారు చేశాక మనకి స్పిన్ కోటెడ్డ్ ఫోటో రెసిస్ట్ స్పిన్ కోటెడ్డ్ ఫోటో రెసిస్ట్ సరే మనము కిటికీని తెరిచాను ఎలాగంటే మనము సోర్స్ నీ డ్రైన్ ని చేరగలిగేట్లు అయితే మీరు ఇప్పుడు సిలికాన్ డయాక్సైడ్ ని ఎచ్ చేయాలి బఫర్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉపయోగిం ఉపయోగించి మరియు మీరు సోర్స్ మరియు డ్రైన్ చూడొచ్చు మీరు సోర్స్ మరియు డ్రైవ్ట్ని ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు ఈ ప్రదేశంలోనే ఈ సోర్స్ మరియు డ్రైన్ చేరవచ్చు అందువల్ల మరి ఏం చేయాలి మనము మెటల్ పెంచాలి ఎందుకంటే మనము బాహ్య సంబంధాల కావాలి అందుచేత సంబంధం పెంపొందించడానికి మనము అల్యూమినియం లేదా మెటల్ లేపనం చేయాలి ఇప్పుడు ఒక్కసారి మీరు తర్వాత దశ ఏంటి తరవాత దశస్పిన్ కోట్ ఫోటో రెసిస్ట్ ఉపయోగించడం స్పిన్ కోట్ ఫోటో రెసిస్ట్ లితో గ్రఫీ చే మరియు ఈ ప్రత్యేక ప్రదేశాన్ని తెరవాలి ఎప్పుడు మీరు ఈ ప్రత్యేక ప్రదేశాన్ని తెలిసినప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ ఇది టాప్ వ్యూ top view ఇది ఒక క్రాస్ సెక్షన్ తరువాత మెటల్ ఎచ్ చేయాలి తరువాత మీరు మెటల్ ఎచ్h చేయాలి మీకు తెలుసా మెటల్ ఎలా ఎచ్ చేయాలో మీకు తెలుసు కదా అంటే మీరు ఎప్పుడైనా ఇలా మెటల్ ఎచ్ చేస్తే ఇక్కడ ఏం చూస్తారు అక్కడ ఒక సోర్స్ మెటల్ సంబంధం అక్కడ ఒక డ్రైన్ మెటల్ తో కలపబడింది మరియు ఇక్కడ ఉన్నది మీ గేట్ అంటేమీరేం చేశారు మీరు ఇప్పుడు N ఛానల్ మాస్ ఫెట్ యొక్క ప్రక్రియ విధానము అర్థం చేసుకున్నారు ఇది చూడండిN ఛానల్ మాస్ ఫెట్ ఎలా నిర్మించబడింది మరియు ఇక్కడ మనము ఇప్పుడు చూస్తాము అది ఎందుకు మనము గంటల తరబడి అర్థం చేసుకుంటున్నాను ఏమిటి ఎలా మనం థర్మల్ ఆక్సైడ్ పెంచు తాము ఎలా మనము మెటల్ జమ చేస్తాము ఎలా మనం లి తోగ్రఫీ చేస్తాము ఎందుకు లి తోగ్రఫీ చేయాలిఎందుకు ప్రతి ఒక్క లోహానికి చేయాలి ఇప్పుడు మనం చూద్దాం ఎందుకుమనము N ఛానల్మాస్ ఫెట్ నిర్మాణ ప్రక్రియ విధానాన్ని అర్థం చేసుకోవటానికి ముందే మనం అన్ని ఘట్టాలను నేర్చుకోవాలి ఇంకా నన్ను ఇంకొకసారి తిరిగి అదే చేయనీ యండి నన్ను ఇంకొకసారి త్వరగా తిరిగి అదే చేయనీయండిఅదే పద్ధతిలో కాదు కొంచెం ఒక రవ్వ వేగంగా సరేనా ఇంకా అది మనము మన మార్కెట్ ప్రక్రియ విధానం అర్థం చేసుకోవచ్చు మరియు ఒకవేళ మీరు గమనించి ఉంటే నేను ఒక చిట్కా మీకు చూపిస్తాను ఎన్ని మాస్కుల మీద మీరు ఉపయోగించారు ఇక్కడ ఎందుకంటే మీరు ఎచింగ్ చేశారు మీరు లితో గ్రఫీ చేశారు మీరు మళ్లీ లోహం డిపాజిట్ చేశారు మీరు మళ్లీ లితో గ్రఫీ చేశారుతర్వాత మీ దగ్గర డోపు సోర్స్ మరియు డ్రైయున్ ఉన్నాయి కదా తర్వాత మీ దగ్గర తయారు చేసిన కిటికీలు ఉన్నాయి ఇంకా ఇది ఎన్ని మాస్క్ లను ఉపయోగించారు ఒక మాస్క్2మాస్క్ లు3మాస్క్ లులేక4మాస్క్ లు ఎప్పుడైనా మనం ఒక ఫోటో రెసిస్ట్ డిపాజిట్ చేసేటప్పుడు అప్పుడు ఒక మాస్క్ ఉంటుంది మీరు చూడండి మనం స్పిన్ కోటింగ్ ఫోటోరెసిస్ట్ అందువల్లడిపాజిట్ చేయడం లేదు క్షమించండి స్పిన్ కోటింగ్ ఫోటో రెసిస్ట్ ఎప్పుడైనా మనం స్పిన్ కోటింగ్ ఫోటోరెసిస్ట్ మనం ఒక మాస్క్ ఉపయోగిస్తాము చూడు ఫోటో రెసిస్ట్ స్పిన్ కోటెడ్1 ఫోటో రెసిస్ట్ స్పిన్ కోటెడ్ 2ఫోటో రెసిస్ట స్పిన్ కోటెడ్ మూడవసారిఫోటో రెసిస్ట్ స్పిన్ కోటెడ్ నాలుగవ సారి 4 మాస్క్ ప్రక్రియ మనం ఏం చేద్దాం అంటే సాధారణంగా ఇలాంటి తరహా ప్రశ్నలు ఉంటే మరియు విద్యార్థులు ప్రశ్నలు అడిగితే ఎన్ని మాస్కులు మాస్ ఫెట్ట్నిర్మాణానికిఉపయోగపడ్డాయి తర్వాత మీరు లెక్క పెడతారు అరె ఇదే మొదటిసారి నేను ఒక కిటికీ తయారు చేశాను అందువల్ల బహుశా ఇది మొదటి మాస్క్ మరి తరువాత ఎప్పుడు నేను విండో తయారు చేశాను ఒక చోట అరె ఎక్కడ రెండో మాస్క్ తర్వాత ఓహో ఇక్కడ ఇది ఇంకొక మాస్క్ సంఖ్య ఇది ఇంకొక మాస్క్ కాదు అందుచేత ఈ మొత్తం అయోమయంలో మీరు చూడాలి చాలా ఘట్టాలు అర్థం చేసుకోవాలి ఎన్ని మాస్క్ లు ఉన్నాయో తెలుసుకోవడానికి ఎన్ని మాస్క్ లు ఉపయోగించాము అని అర్థం చేసుకోవడానికి ఒక సులభమైన మార్గం కేవలం అర్థం చేసుకోండి ఎప్పుడైతే స్పిన్ కోటింగ్ లేదా రెసిస్ట్ జరిగితే మీరు ఒక మాస్క్ ఉపయోగించాలి ఇప్పుడు మళ్లీ విషయం ఏంటంటే ప్రతిసారి వేర్వేరు శైలి కదా అందువల్ల మనము 4 మాస్క్ లు ఉపయోగిస్తున్నాము మాస్ ఫెట్కోసం మీరు చూడొచ్చు చాలా స్పష్టంగా 12344మాస్క్ అయితే మరి ఇప్పుడు చూద్దాం మనం ఏమి చేసాము చూద్దాం ఇక్కడ ఎక్కడి నుంచి మొదలు పెడదాం సిలికాన్ మీద కేంద్రీకరించి దాము P టైపు సిలికాన్ మనం తీసుకున్నాము తర్వాత మనం సిలికాన్ డయాక్సైడ్నీ పెంచాము కదా సిలికాన్ డయాక్సైడ్ మీద స్పిన్ కోటెడ్ ఫోటో రెసిస్టదాని తర్వాత మనం లితోగ్రఫీవిధానం చేశాం నేను లితోగ్రఫీఅన్నప్పుడల్లాఇంకా దాని అర్థం ఫోటో లితో గ్రఫీ ఇది ఈ బీమ్ లితో గ్రఫీ ఇది ఈ ప్రత్యేకమైన కోర్సుకి సంబంధం లేదు కానీ ఈ బీమ్ లితో గ్రఫీ వేర్వేరు రకములు ఉన్నాయి ఒకటి ఫోటో లితో గ్రఫీ ఒకటి ఈ బీమ్ లితో గ్రఫీతర్వాత అక్కడొక ఎక్సరే లితో గ్రఫీ తర్వాత ఒక మాస్క్ లెస్ లితో గ్రఫీఈ ప్రత్యేకమైన కోర్సులో మనము అవన్నీ పరిమితిలో తీసుకోవటం లేదు కానీ అర్థం చేసుకోండి కేవలం ఏదో లితో గ్రఫీటెక్నిక్ ఉపయోగించబడుతుంది అందువల్ల ఎలాగైనా మొదటి ఘట్టం సిలికాన్ అది Pటైపు సిలికాన్ తర్వాత మనం సిలికాన్ డయాక్సైడ్ పెంచాము తర్వాత మనంస్పిన్ కోటెడ్ ఫోటో రెసిస్ట్ మనం లితో గ్రఫీ చేసాము దాని అర్థం మనం మృదువుగా కాల్చటం చేశాము మాస్క్ లోడ్ చేశాము వేఫర్బహిర్గతం చేశాముమనం మాస్క్ ని అభివృద్ధి చేశాం మరియు తర్వాత మనం ఈ ప్రత్యేకమైన భాగానికి చేరుకున్నాము ఎక్కడ 2 కిటికీలు తయారుచేశాము స్వయం ప్రతి పత్తి కిటికీలు తయారు చేయటం ఈ ప్రదేశం నుండి మనం సిలికాన్ ని ఎచ్ చేయాలి అందువల్ల మనము వేఫర్ పెట్టటంతో ఈ వేఫర్ఈ ప్రత్యేకమైనవే ఫర్ బఫర్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ లో పెట్టడంతో మనం చూడొచ్చు ఈ ప్రత్యేకమైన శైలిని ఏదైతే మీరు చూడొచ్చు వే ఫర్లోని సిలికాన్ మీద ఇప్పుడు మీరు ఈ ఫోటో రెసిస్ట్ తీసేయాలి అందుకు ఫోటో రెసిస్ట్ ను చెక్కి వేయాలి ఫోటో రెసిస్ట్ ని అసిటోన్ ఉపయోగించి చెక్కి వేయాలి తరువాత మీరు డోప్ చేయాలి మీరు ఈ ప్రదేశాన్ని డోప్ చేయాలి ఈ రెండు ప్రదేశాలెని డోప్ చేయటానికి మనం N టైపు సిలికాన్ ఉపయోగిస్తున్నాము మరియు మనము డి ఫ్యూషన్లేదా ఐయాన్ ఇన్ ప్లాంటేషన్ ఉపయోగించి దాన్నిడోప్ చేయవచ్చు ఒకసారి మనం ఇలా చేశామంటే మన దగ్గర సోర్స్ మరియు డ్రైన్ ఉంటాయి ఇప్పుడు మనం సిలికాన్ డయాక్సైడ్ ని పెంచాలి మళ్లీ ఇంకోసారి మనం స్పిన్ కోట్ ఫోటో రెసిస్ట్ స్పిన్ కోట్ ఫోటో రెసిస్ట్ తర్వాత మనం ఒక కిటికీ ని తెరుస్తాం ఏదైతే వేఫర్ యొక్క కేంద్ర స్థానంలో ఉంది ఈ ప్రత్యేక విధంగా దీన్ని మీరు ఇక్కడ చూడవచ్చు మరియు తరువాత మనం సిలికాన్ డయాక్సైడ్ ని ఎచ్ చేస్తాం మీరు ఇక్కడ చూడొచ్చు మనం ఎచ్చింగ్ చేస్తున్నాము ఇది అప్పుడే సిలికాన్ డయాక్సైడ్ మరియు మనము సిలికాన్ డయాక్సైడ్ని ఎచ్ చేయాలి మీరు చూస్తారు ఈ ప్రత్యేకమైన ప్రదేశం ఎక్కడ మీరు సోర్సు డ్రైన్ చూడగలరు అక్కడ N టైపు డి ఫ్యూషన్ లేయర్N టైపు అవునా N టైపు మరియు మీరు ఇక్కడ చూడొచ్చు ఒక కేంద్రం ఇది ఒక p టైప్ ఛానల్ అవునా అయితే ఇదే మీరు చూసేది ఎప్పుడూ మీరు ఎప్పుడు ఎచ్ చేస్తారా సిలికాన్ డయాక్సైడ్అవునా SiO2 ఇక్కడ సరీ అయితేమీరు ఎప్పుడు SIO2 ను ఎచ్ చేసినప్పుడు ఈ ప్రత్యేకప్రదేశానికి మీరు చేరుతారు దాని తర్వాత తర్వాత మీరేం చేస్తారు మీరు ఫోటో రెసిస్ట్ తీసివేస్తారుఫోటో రెసిస్ట్ తీయటం స్ట్రీప్ప చేయటంఫోటో రెసిస్ట్ స్ట్రీప్పర్ లో జరుగుతుంది అది మీ అసిటోన్ మీరు అది చేసినప్పుడు మీకేం దొరుకుతుంది మనకి ఈ ప్రత్యేకమైన వేఫర్ దొరుకుతుంది ఎప్పుడు మీ కిటికీ తెరిచి ఉంటే మీరు ఆక్సైడ్ను ఎక్కడ పెంచుతారు మీరు పలుచని ఆక్సైడ్ లేయర్ ని పెంచాలి కదాఅదే మీ గేట్ ఆక్సైడ్ ఇప్పుడు మనకు తెలుసు మనము రెండు రకాల ఆక్సిడేషన్ లను ధర్మల్ ఆక్సిడేషన్ లో చదివాము ఒకటి తడి ఆక్సిడేషన్ ఇంకొకటి పొడి ఆక్సిడేషన్ మరియు నేను మీకు తడి ఆక్సిడేషన్ పొడి ఆక్సిడేషన్ బోధించినప్పుడు నేను మీకు చెప్పాను ఎప్పుడు మీరు గేటు ఆక్సైడ్ ఉపయోగించాలంటే మీరు పొడి ఆక్సిడేషన్ ఉపయోగించాలి మరియు మీరు ఎప్పుడు ఫీల్డ్ ఆక్సైడ్ ఉపయోగించాలంటే తడి ఆక్సిడేషన్ ఉపయోగించాలి అందువల్ల ఇక్కడ గేటు ఆక్సైడ్ కోసం పొడి ఆక్సిడేషన్ మరియు మీరు ఒక పలుచని గేటు ఆక్సైడ్ లేయర్ ఏర్పాటు చేస్తారు అది మీరు ఇప్పుడే ఇక్కడే చూస్తున్నారు నిజమా లేదా ఇప్పుడే ఇక్కడే ఈ ప్రత్యేక క్రాస్ సెక్షన్ చూస్తున్నారు మనం ఇక్కడ చూడొచ్చు పలుచని గేటు ఆక్సైడ్ లేయర్ వేరే ఇక్కడ ఉన్న ఆక్సైడ్ లతో పోల్చినప్పుడు పలుచని ది ఇక్కడే కదా ఇదే పలుచని ది అదే గేటు ఆక్సైడ్ ఇప్పుడు గేట్ ఆక్సైడ్ ను తరువాత మనం మళ్లీ స్పిన్ కోట్ ఫోటో రెసిస్ట్ మనం ఒక్క కిటికీని ఏర్పాటు చేసాం మనం సిలికాన్ డయాక్సైడ్ తీశాము అందువల్ల మనము సోర్స్ మరియు డ్రైన్ సంగ్రహించు గలము దాని తర్వాత మనం అల్యూమినియం లేదా లోహము ఉపయోగించి జమ చేసి మనం జమ చేసి మనం ఈ వేఫర్ లోహాన్ని జమ చేసి లేపనం చేస్తాము ఈ ప్రత్యేక వేఫర్ మీద ఎప్పుడు మనం లోహాన్ని జమ చేస్తాము మీరు చూడొచ్చు ఇది మొత్తం సోర్స్ మరియు గేట్ ప్రదేశాన్ని కప్పుతుంది తరువాత మనకి విడిగా సోర్స్ గేటు మరియు డ్రైన్ దీని అర్థం సోర్స్ మరియు గేట్ తప్పకుండా విడిగా ఉండాలి గేటు మరియుడ్రైన్ తప్పకుండా విడిగా ఉండాలి ఇలా చేయటానికి మీరు మళ్ళి స్పిన్ కోట్ ఫోటో రెసిస్ట్ లి తో గ్రఫీ చేయండి మరియు తర్వాత మీరు చూడొచ్చు అక్కడ ఒక వేర్పాటు తర్వాత ఒకసారి వేర్పాటు కనిపించిందంటే మీరు లోహాన్ని ఇక్కడి నుండి ఎచ్ చేయాలి అందువల్ల మీరు ఈ వేఫర్ ని అల్యూమినియం ఎచ్ఎంటి లో ముంచాలి మీరు అలా చేసినప్పుడు అల్యూమినియం ఎచ్చంట్ తరువాత మీరు చూస్తారు అది అల్యూమినియం మిగతా ప్రదేశమంతా ఎచ్ అవుతుంది అవునా మరియు మీరు మాత్రం ఇక్కడ చూడండి అల్యూమినియం ఎచ్ అయిందిఅల్యూమినియం ఎచ్ అయింది అల్యూమినియం అంతటా ఎచ్ అయింది ఒక్క సోర్స్ డ్రైన్ మరియు గేట్ మినహ మీరు చూడొచ్చు సరే నా ఈ విధంగా మీరు మీ N ఛానల్ మాస్ ఫెట్నిర్మాణం చేయొచ్చుN ఛానల్ మాస్ ఫెట్ అవునా భలే ఈ విధంగా మీరు N ఛానల్ మాస్ ఫెట్ నిర్మించారు కాబట్టి నేను ఇప్పటివరకు మీకు నేర్పించిన చెప్పిన అన్ని ఉపన్యాసాలను చూడండి ఆపై మాత్రమే మీరు అర్థం చేసుకోగలరు n ఛానల్ మాస్ ఫెట్ నిర్మించటం ఎలా అని అచ్చం ఇలాంటి పద్ధతిలో P ఛానల్ మాస్ ఫెట్ నిర్మాణానికి ప్రయత్నించండి మరియు ప్రక్రియ విధానాన్ని రాయటానికి ప్రయత్నించండి ఇప్పుడు నేను మీకు ఏమీ చూపించాను నేను మీకు చూపించాను ఒక N ఛానల్ మాస్ ఫెట్ మరియు నాకు మీరు ఏం చేయాలని ఉంది నాకు మీరు ఇంటి దగ్గర పీ ఛానల్ మాస్ ఫెట్ ప్రక్రియ విధానము రాయటం ప్రయత్నించటం కావాలి అచ్చం ఇదే పద్ధతిలో ఇది N ఛానల్ మీరు చూడొచ్చు ఇదే N ఛానల్ నాకు మీరుP ఛానల్ మాస్ ఫెట్ రాయటం కావాలి అక్కడ పి ఛానల్ మాస్ ఫెట్ ఉన్నదా ఒకవేళ అవును అయితేP ఛానల్ మాస్ ఫెట్ రాయండి ఒకవేళ కాదు అయితే రాయకండి నాకు చెప్పండి అసలు ఇది సాధ్యమా లేదా ప్రయత్నించకండి చెప్పండి అది సాధ్యమా లేదా లేదు ఒకవేళ మనం అర్థం చేసుకుని ఒక చోట రాసుకుని ప్రక్రియ విధానాన్ని రాసుకుని ఎలా డిజైన్ లేదా ఎలా నిర్మాణం చేయొచ్చు N ఛానల్ మరియు p ఛానల్ మాస్ ఫెట్ సరే మంచిది అంటేమీకు తెలుసు ఇప్పుడు అది ఆక్సిడేషన్ వలన ఉపయోగం ఏమిటి అని మీకు తెలుసు ఇప్పుడు ఉపయోగమేమిటి మీకు కూడా తెలుసు మనము ఫోటోలితోగ్రఫీ ఎలా ఉపయోగిస్తున్నాము అని మరియు మనము అన్ని విషయాలను కల్పిస్తున్నాము మాస్ ఫెట్ నిర్మాణము ఎలా చేయాలి అని అర్థం చేసు కోవడానికి సాధారణంగా తొందరగా మనము ఈరోజు ఏమీ అర్థం చేసుకున్నాము అంటే మాస్ ఫెట్ స్కిమాటిక్ ఎలా కనిపిస్తుంది సోర్స్ డ్రై న్ మరియు గేటు పాత్ర ఏమిటి అని మరియు మనం ఒక N ఛానల్ మాస్ ఫెట్ ఉదాహరణకు తీసుకున్నాము కదా మనం తర్వాత చూద్దాం ఏది అయితే ఇలాంటి ఉపన్యాసంలో భాగం మాస్ఫెట్ యొక్క లక్షణాలను మనం ఎలా అర్థం చేసుకోగలం మరియు సోర్స్ VDS కి డ్రైన్ ను ఎలా పొందగలం వోల్టేజ్ వర్సెస్ లేదా VD వర్సెస్ ID లేదా VDS వర్సెస్ ID డ్రెయిన్ లక్షణాలు ఎన్హాన్సమెంట్ రకం కోసం డిప్లీషన్ రకం కోసం మరియు మనం మాస్ ఫెట్ యొక్క అనువర్తనాన్ని కూడా చూస్తాము సరేనా అయితే నేను ఏదైతే ఈరోజు బోధించాను అది మీకు అర్థమైంది అని నేను ఆశిస్తున్నాను ఇది అర్థం చేసుకోవటం ఇది చదవటం ఇది వినడం సంగ్రహించడం అంత సులభం ఏమి కాదు ఒక సమయంలో మీకు అన్ని విషయాలు తెలిసినప్పటికీ కాబట్టి కేవలం ఇవాళ నేను ఏది బోధించాను కేవలం అర్థం చేసుకోండి మరియు మీకు ఏమైనా మాస్ ఫెట్ సంబంధిత ప్రశ్నలు లేదా కిందటి ఉపన్యాసాలకు సంబంధించిన వి ఉంటే నిస్సంకోచంగా నన్ను ఏ ప్రశ్న అయినా అడగండి మంచిది సరే సరే మీరు నన్ను ప్రశ్న అడగండి నేను సరియైన సమాధానం తో మీ ముందుంటాను అందువల్ల మనమందరము ఓకే దారితో ఉంటాము అందువల్ల అప్పటివరకు మీరు జాగ్రత్త నేను మిమ్మల్ని తర్వాత మాడ్యూల్ లో కలుస్తాను అక్కడ మనం మాస్ఫెట్ గురించి మరి కొన్ని విషయాలు అర్థం చేసుకుందాము మరియు అది ఎలా పనిచేస్తుందో చూద్దాము అప్పటి వరకు జాగ్రత్త ఉంటాను